కాబట్టి సమీకరణాల వ్యవస్థ ఈ విధంగా ఉంటుంది కాబట్టి నా దగ్గర ఉంది కాబట్టి ఇది ఫారమ్ యొక్క సమీకరణాల పూర్తి వ్యవస్థను అందిస్తుంది x అనేది నుండి వరకు నిలువవరుస వెక్టర్ మరియు b అనేది వివిధ పాయింట్ల వద్ద ఇన్సిడెంట్ ఫీల్డ్ యొక్క నిలువు వెక్టర్ కాబట్టి ఇప్పుడు నేను తెలుసుకోవాలనుకుంటే ఇది ఇక్కడ నా అసలు సమస్య దీనిని పరిష్కరించడానికి మనకు కావాల్సిన ప్రతీదీ తెలుసు మరియు ఇది ఇక్కడ కరెంట్ సోర్స్ నేను ఇక్కడ నిలబడి ఉన్నాను ఇది నా స్థానం r నేను కొలవాలనుకుంటున్న ఫీల్డ్ ఏమిటి నేను వ్రాస్తాను ఇప్పుడు నాకు ఇది తెలుసు అంటే ఈ సమగ్రతలు నాకు తెలుసు నేను మునుపటి దశలో పరిష్కారం కనుగోన్నాను కనుక నాకు ప్రతిదీ తెలుసు మరియు డొమైన్లో నా E ని సరిగ్గా పొందాను ఈ ఇంటిగ్రేషన్ అంతా పైన ఉంది కాబట్టి ఈ విషయం మొత్తం కూడా తెలుసు కాబట్టి నాకు లభించిన ఇన్సిడెంట్ ఫీల్డ్కి స్కాట్టర్డ్ ఫీల్డ్ జోడిస్తే నాకు మొత్తం విలువ లభిస్తుంది విద్యార్థి ఇప్పుడు అవును ఈ ఎక్స్ప్రెషన్లో ఈ సహచరుడు అంటే ఏమిటి మరియు వాస్తవానికి ఏకీకరణ ప్రాంతం గా చూపబడింది కాబట్టి ఇది రెండవ దశ సరే కాబట్టి ఇది దశ 2 మరియు మేము ఇక్కడ చేసినది దశ 1 విద్యార్థిసర్ చివరి ఇంటిగ్రేషన్లో E అనేది Erలో ఉంది కదా అవును అది మారదు విద్యార్థిE 1 కాబట్టి గందరగోళం ఏమిటంటే సమీకరణం నిజానికి ఒకేలా ఉంటుంది నేను దశ 1 మరియు 2వ దశకు ఒకే సమీకరణాన్ని కలిగి ఉన్నాను ఈ సమీకరణంలో ఉన్న ఒకే ఒక్క తేడా ఏమిటంటేఇక్కడ రెండింట్లో సమీకరణం ఒకటే కానీ మారుతున్నది r ఇక్కడ r కనిపిస్తుంది ఇక్కడ మరియు ఇక్కడ ఇది ఎప్పుడూ మారదు నేను పరిష్కరించాలనుకున్నప్పుడు ఇది నాకు అవసరం కాబట్టి ఇక్కడ కాబట్టి ఇక్కడ r కూడా కి చెందినదని నేను నిర్ధారించుకోవాలి కాబట్టి 1వ దశలో నేను r ని కు చెందినదిగా చేసాను 2వ దశకు rని కి చెందినదిగా చేసాను ఎందుకంటే అది నాకు ఆసక్తి ఉన్న ప్రాంతం కానీ ఈ లోపల ఎప్పుడూ మారదు ఎల్లప్పుడూ చెందినది కాబట్టి ఇప్పుడు నాకు ప్రతిదీ తెలుసు మరియు వాస్తవానికి 2వ దశను మూల్యాంకనం చేయడంలో సింగులారిటీల సమస్య లేదు ఎందుకంటే r ఎల్లప్పుడూ ఇక్కడ బయట ఉంటుంది కాబట్టి మీరు ఎల్లప్పుడూ ఈ పల్స్ నుండి దూరాన్ని చూస్తున్నారు ఆపై ఈ పల్స్ తర్వాత ఇది ఈ పల్స్ ఇది ఏకీకరణ ప్రాంతం సింగులారిటీస్ లేవు విద్యార్థి 0 అయినప్పటికీ సరే అవును మీరు లోపల r ఉంచినట్లయితే మీరు ఉన్న సమీకరణాలలో ఒకదాన్ని తిరిగి పొందుతారు విద్యార్థి అవును ఇప్పటికే ఉపయోగించారు కాబట్టి దీన్ని చేయడం అనవసరం కాబట్టి ఇది వాల్యూమ్ ఇంటిగ్రల్ ఈక్వేషన్ల శీఘ్ర పునశ్చరణ ఎందుకంటే అన్ని బిల్డింగ్ బ్లాక్లు మనకు తెలుసు కాబట్టి నేను కొంచెం వేగంగా చెప్పాను గ్రీన్ యొక్క పనితీరు గురించి మనకు తెలుసు మరియు హెల్మ్హోల్ట్జ్ సమీకరణం మనకు తెలుసు మరియు మీరు సింగులారిటీలను ఎలా ఎదుర్కోవాలో తెలుసు ఇవి మన మూడు బిల్డింగ్ బ్లాకులు ఇప్పుడు మనకు వీటి గురించి బాగా తెలుసు కాబట్టి ఈ వాల్యూమ్ ఇంటిగ్రల్ ఫార్ములేషన్లను నేను చాలా ప్రారంభంలోనే చెప్పాను నా సమస్య వాస్తవానికి భిన్నమైనప్పుడు నేను దీనిని ఉపయోగిస్తాను ఇన్సిడెంట్ ఫీల్డ్ అవుతుంది కాబట్టి సమీకరణాలు ఒకేలా ఉంటాయి దశ 1 దశ 2 సమీకరణాలు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి మీరు కనుక్కునే సమయంలో rని ఎక్కడ ఉంచినా అది లేదా ఏదైనా ఉండచ్చు అది సంఖ్యా విలువ కదా కాబట్టి పట్టింపు లేదు ఇది దశ 1 మరియు 2వ దశలలో భిన్నంగా ఉంటుంది ఎందుకంటే 1వ దశలో r కి చెందినది కాబట్టి మీరు ని లోపల కనుగొంటారు 2వ దశలో మీరు పరిశీలకుడి స్థానం నుండి విలువ కనుగొంటారు విద్యార్థి కాబట్టి కాబట్టి ఇక్కడ గ్రిడ్ గురించి ప్రశ్న కాబట్టి ఈ గ్రిడ్ గురించి శీఘ్ర వివరణ ఇక్కడ నేను ఏమి చేస్తున్నాను ఇక్కడ ఈ సమీకరణాన్ని చూద్దాం మరియు ప్రత్యేకంగా మనం ఈ సమగ్రతను చూస్తున్నాము కాబట్టి నేను టెస్టింగ్ చేసినప్పుడు మీరు అంగీకరించే ఈ వ్యక్తీకరణ సరైనదే అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ గ్రీన్ ఫంక్షన్ స్థిరంగా నిర్వహించబడుతోంది ఎందుకంటే ఇంటిగ్రేషన్ యొక్క ప్రాంతం నా ఉద్దేశ్యంలో ఏకీకరణ యొక్క వేరియబుల్ నా ప్రధాన కోఆర్డినేట్ కాబట్టి ఇక్కడ స్థిరంగా ఉంది N పల్సెస్ మీద సమ్మేషన్ను విచ్ఛిన్నం చేయడానికి అనుమతించబడుతుంది కాబట్టి ఒక పల్స్ తరువాత మరొకటి ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉన్న 6వ పల్స్ తీసుకున్నప్పుడు ఈ పల్స్పై మారుతుందని చెప్పుకుందాం కాబట్టి సింగులారిటీ గురించి చింతించవలసిన అవసరం లేదు కాబట్టి మరియు స్థిరంగా ఎంచుకున్నాము ఈ పల్స్పై స్థిరంగా ఉంటుంది సమస్య లేదు నేను దీన్ని లెక్కించాను కానీ ఈ సమ్మేషన్ అన్ని పల్స్ల మీదుగా వెళుతుంది కాబట్టి ఏదో ఒక సమయంలో అది పల్స్ నంబర్ 1 అంటే లేదా ఉండే ప్రాంతానికి తిరిగి వస్తుంది విద్యార్థి కాబట్టి మారుతూ ఉంటుందా లేదా నిర్దిష్ట పల్స్ మాత్రమేనా మొత్తం మీద మారుతూ ఉంటుంది కానీ మొత్తం పల్సెస్గా విభజించబడింది కాబట్టి నేను ఒకదాని తరువాత మరొక పల్స్తో వెళ్ళాలి అంటే నేను దీన్ని ఈ విధంగా విభజించాను అవును ఇది చివరి స్లయిడ్ కాబట్టి 2వ దశలో విద్యార్థి అవును మీరు సమగ్రతను లెక్కించినప్పుడు అవును విద్యార్థి కాబట్టి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ మేము ప్రత్యామ్నాయం చేస్తాము ఇది ఇప్పుడు తెలిసింది విద్యార్థి కాబట్టి ప్రాథమికంగా మీరు తర్వాత కొత్త భాగాన్ని తీసుకోవడం గురించి తెలుసుకోవచ్చు దీని తర్వాత ఏ సమయంలోనైనా మీరు ఏ సమయంలోనైనా E తెలుసుకోవచ్చు విద్యార్థి కాబట్టి మేము స్క్వేర్ ఇంటిగ్రేటెడ్ ఉజ్జాయింపుని ఉపయోగించవచ్చా అవును కాబట్టి మీరు అదే స్క్వేర్ గ్రిడ్ స్క్వేర్ నుండి సర్కిల్ గ్రిడ్ ఉజ్జాయింపుని ఉపయోగిస్తారు మీరు ఈ సమగ్ర మూల్యాంకనం చేసే ప్రదేశాన్ని మార్చరు పరిశీలకుడి స్థానం మారినప్పుడు మారే ఏకైక విషయం ఈ గ్రీన్ యొక్క ఫంక్షన్ మీరు మార్చవలసి ఉంటుంది విద్యార్థి అవును మరి చై విలువ కూడా మారదు చై డొమైన్కు చెందినది కాబట్టి మన అలాగే అదే విలువ కలిగి ఉంటుంది అది లో మాత్రమే సున్నా కాదు కనుక ఈ వ్యక్తీకరణలో rపై ఆధారపడిన ఏకైక విషయం ఈ వ్యక్తిని మార్చే ఏకైక విషయం మనం అలాగే తీసుకుంటాము విద్యార్థి అంటే ఎప్పుడు వస్తుందో అవును ఇక్కడ mn మనకు కనిపిస్తుంది విద్యార్థి కామా ఆర్ ఇన్ లేదు కాబట్టి ఇక్కడ నేను సమగ్రతను మూల్యాంకనం చేసిన తర్వాత ఇది కి సమానం అని తేలింది ఇది ప్రస్తుతం ఇక్కడ ఏకీకరణలో మారుతోంది అవును మరియు నేను ఒక కొత్త స్కేలార్ వేరియబుల్లోకి ఇంటర్మీడియట్ చేసాను నేను దానిని అని చెప్పాను కాబట్టి ఇది ఇలా మారింది విద్యార్థి కాబట్టి ఇక్కడ తెలిసింది అప్పుడు ఒక మనకు తెలుసు ఇది అవును కాబట్టి నేను దీన్ని పరంగా వ్రాయగలను మరియు తరువాత గా మార్చబడతాను ఇది వెక్టర్ అని ఇక్కడ గుర్తుంచుకోండి కాబట్టి 2 డైమెన్షనల్ ఇంటిగ్రేషన్ నేను దానిని 2 స్కేలార్ పరంగా విభజించాను మరియు పోలార్ కోఆర్డినేట్లలో ఏ పల్స్తో సంబంధం లేకుండా ఏకీకరణ యొక్క పరిమితులు ఒకే విధంగా ఉండవు మరియు మొత్తం పల్స్పై ఏకీకృతం చేయాలి కాబట్టి ఇక్కడ చూసినప్పుడు స్థిరంగా ఉంచబడుతుంది కాబట్టి ఇది విద్యార్థి కాబట్టి మనం గా దానిని వ్రాసాము అవునా నేను చూస్తున్నాను కాబట్టి అవును కాబట్టి ఇక్కడ నేను అదే పల్స్తో కలిసిపోతున్నట్లు కనిపిస్తోంది అయితే నేను ఏ పల్స్లో ఉన్నాను అనేదానిపై ఆధారపడి ఇందులో ఆఫ్సెట్ ఉంటుంది విద్యార్థి ఇది బెస్సెల్ ఫంక్షన్లో ఆఫ్సెట్ చేయబడాలి ఇది బెస్సెల్ ఫంక్షన్లోనే ఆఫ్సెట్ చేయబడాలి కాబట్టి నా ఉద్దేశ్యంతో ఇది పొందుతాము కాబట్టి ఇక్కడ అన్నీ ఉన్నాయి విద్యార్థి అవును కాబట్టి మీరు వాటి గురించి ఆలోచించవచ్చు కాబట్టి ఆ ఇంటర్మీడియట్ దశలను మేము మధ్యలో దాటవేసాము కాబట్టి మన వద్ద ఉన్న సూచనలు ఇవి ముఖ్యంగా పీటర్సన్ పుస్తకంలోని 2 5 అధ్యాయం చాలా మంచి పుస్తకం ఉపరితల సమగ్రం మనకు అధ్యాయం 8లో ఉంది మరియు ప్రాథమిక సిద్ధాంతం కోసం మేము ఈ కేసులను సూచిస్తున్నాము సరే